ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు ఇక్కడ ఈ రోజు మనం డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఖచ్చితంగా ఎలా పని చేస్తుందో తెలుసుకుందాము కాబట్టి ఇంతకు ముందు మాడ్యుళ్ళలో ఆప్ యాంప్ ఇంవర్టింగ్ యాంప్లిఫైయర్ గా ఎలా పని చేస్తుందో చూశాము నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గా ఎలా పని చేస్తుందో చూశాము మరియు సమ్మింగ్ యాంప్లిఫైయర్ గా ఎలా పని చేస్తుందో చూశాము కాబట్టి ఇప్పుడు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ గా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాము కాబట్టి మీరు స్క్రీన్కు తిరిగి వస్తే కింద చూపబడిన అమరిక లోనాకు ఆప్ యాంప్ ఉంటే కింది స్కిమాటిక్ లేదా కింది సర్క్యూట్లో నేను ఏమి చూస్తున్నాను అంటే నేను ఇన్పుట్ ని యాంప్లిఫైయర్ యొక్క ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినళ్ళకు అనువర్తింపజేస్తున్నాను అవునా ఇన్పుట్ ను యాంప్లిఫైయర్ యొక్క ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినళ్ళకు వర్తింపచేస్తున్నాను సరేనా నాకు ఇక్కడ R1 మరియు R2 ఉన్నాయి ఈ ప్రత్యేక అమరికలో నేను ఔట్పుట్ వోల్టేజ్ Vo ని ఎలా కనుగొనగలను మొదటి కేసు ఏమిటంటే నేను ఔట్పుట్ వోల్టేజ్ Vo ని ఎలా కనుక్కోవాలి R2 R1 V1 V2 లకి Voతో గల సంబంధం ఏమిటి అని కాబట్టి మీరు ఈ పాయింట్లను చూస్తే ఒకటి V మరొకటి V ఇప్పుడు నేను ఏమి చూస్తున్నాను V V ఎలా ఎందుకంటే ఆప్ యాంప్ లోనికి ప్రవహించే కరంటు 0సున్నా ఎలా అంటే వర్చువల్ గ్రౌండ్ మూలముగా V1 V2 లేదా V V కాబట్టి ఇది మనం పరిగణన లోకి తీసుకొనవలసిన మొదటి విషయం ఈ విలువ i1 ఇక్కడ ఉన్న ఈ విలువని i1 గా తీసుకుందాం అవునా కాబట్టి దీని విలువ ఎంత అవుతుంది V1 V కాబట్టి V1 V R1 సరైనదే కదా నేను ఈ విలువను పరిగణనలోకి తీసుకుంటే అది V తప్ప మరేమీ కాదు ఎందుకంటే మీరు ఇక్కడ చూడగలిగితే అది V Vo R2 Vo R2 అవుతుంది కాబట్టి V ఎంత ఇప్పుడు నేను ఈ విలువను V విలువని ను కొలవాలనుకుంటే V విలువ ఎంత V ని కొలవాలి అని అనుకుంటే మనము గ్రౌండ్ ని పరిగణనలోకి తీసుకోవాలి మీకు ఇక్కడ వోల్టేజ్ ఉంది కాబట్టి ఇది ఒక పోటేన్షియల్ డివైడర్ కాబట్టి మీరు ఇక్కడ V2 ని చూస్తున్నారు ఇక్కడ ఇది గ్రౌండ్ కాబట్టి మనము V2 ని కోలుస్తున్నట్లు గా ఉంది ఇక్కడ మనకు V2 ఉంది మనకు R1 ఉంది మనకు R2 ఉంది మరియు మనము V ని కొలుస్తున్నాము అవునా కాబట్టి ఇప్పుడు నాకు V విలువ సరిగ్గా తెలుసు ఎందుకంటే V V కాబట్టి నేను నా i1 విలువను ఇక్కడ ప్రతిక్షేపించగా ఈ i1 విలువ ఈ రెండు విలువలకు సమానం కాబట్టి V R1 V Vo R2 అవునా ఇదే ఆ విలువ ఇప్పుడు నేను V విలువను ప్రతిక్షేపిస్తే V విలువను ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే నేను వ్రాసేది V1 ఈ విలువ డివైడెడ్ బై R1 ఈ మొత్తం విలువ డివైడెడ్ బై R2 కి సమానం మళ్ళీ మేము ఈ ప్రదేశంలో అనగా ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాం కాబట్టి నేను ఏమి కలిగి ఉంటానో మరింత పరిష్కరిస్తే నేను పూర్తి సమీకరణాన్ని పరిష్కరించినప్పుడునా కాబట్టి అది ఏమి చేస్తుంది ఇది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఇది యామ్ప్లిఫై చేస్తోంది అవుట్పుట్ వద్ద వోల్టేజ్ వ్యత్యాసాన్నియామ్ప్లిఫై చేస్తోంది మరియు యామ్ప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఎంత యామ్ప్లిఫికేషన్ విలువ 1 బై R1R2 R1 R2 విలువలు ప్రతిక్షేపిమ్చటం ద్వారా లేదా ఎంచుకోనటం ద్వారా యామ్ప్లిఫికేషన్ జరుగుతుంది R1 R2 లు అంటే ఏమిటి R1 మరియు R2 లు నా ఫీడ్ బ్యాక్ రెసిస్టర్లు R1 మరియు R2 లునా ఫీడ్బ్యాక్ రెసిస్టర్లు తప్ప మరేమీ కాదు తెలిసిందా కాబట్టి నేను రెండు టెర్మినల్స్ వద్ద వోల్టేజ్ను వర్తింపజేసినప్పుడల్లా నా డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ పని చేస్తుంది ఇక్కడ వోల్టేజ్ v1 మరియు v2 మరొక టెర్మినల్ వద్ద నా అవుట్పుట్ వోల్టేజ్ R2 R1 వోల్టేజ్ యొక్క వ్యత్యాసం తప్ప మరొకటి కాదు ఇది నేను గుర్తుంచుకోవలసిన సూత్రం మరియు ఇదే నా డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూపిన డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అమరికను ఉదాహరణతో పరిష్కరించుకుందాం ఇది R1 R3 10 కిలో ఓంలు అని ఇవ్వబడింది కాబట్టి ఇది 10 కిలో ఓం లు R2 Rf 20 ఇది 20 మనము ఇన్పుట్ వోల్టేజ్ కి V1 టెర్మినల్ కి మరియు ఇన్పుట్ రెసిస్టెన్స్ కి V1 టెర్మినల్ అవుట్పుట్ వోల్టేజ్ VO మూడు ప్రత్యెక పరిస్థితులలో కనుగొనాలి V1 0 మరియు V1 V i2 అవునా కాబట్టి ఇప్పుడు మనము ఒక దాని తర్వాత ఒకటి చూద్దాము ఇప్పుడు Rf R3 R2 R1 కాబట్టి ఔట్పుట్ వోల్టేజ్ విలువ నేను 2010 2 విలువను ప్రతిక్షేపిస్తే కాబట్టి 2 కాబట్టి Rf 20 కిలో ఓం మరియు R3 10 కిలో ఓం ఇన్పుట్ రెసిస్టెన్స్ మరియు VI1 టెర్మినల్ మరియు VI2 టెర్మినల్ లకు మధ్య ఇక్కడ చూపిన విధంగా మారుతుంది కాబట్టి Vi టెర్మినల్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ఒకటే అది R1 R2 తప్ప మరొకటి కాదు ఈ సర్క్యూట్ ని మీరు చూసినట్లయితే మనము ఏమి కనుక్కోగలము అది Vi1 టెర్మినల్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ Vi1 R1 R2 R1 ఎంత R1 10 R2 విలువ 20 కాబట్టి అది 30 కిలో ఓం Vi1 Vi2 అయినప్పుడు Vi2 యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంతకు సమానమవుతుంది కిర్చోఫ్ఫ్ సూత్రము ప్రకారము మనము కనుగొనవచ్చు

అప్పుడు మనము ఈ సర్క్యూట్ను చూస్తే మీరు ఈ సర్క్యూట్ను చూడాలి మనము దీనిని కనుగొంటాము మనము ఎలా పరిష్కరిస్తున్నాము V i2 కూడా కాబట్టి మీరు దాన్ని మరింత పరిష్కరించినప్పుడు మీకు ఏమి లభిస్తుంది Vi2 i2 ఈ ప్రత్యేక విలువకు సమానం అవుతుంది కాబట్టి రెండవ టెర్మినల్ నందు ఇన్పుట్ రెసిస్టెన్స్ విలువను ప్రతిక్షేపించిన తరువాత టెర్మినల్ రెండు యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ కాక మరేమీ కాదు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత అయినను V i2 i2 రెండవ టెర్మినల్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న విలువలు ప్రతిక్షేపిస్తే 6 కిలో ఓం నా వద్ద 6 కిలో ఓం ఉంది కాబట్టి ఈ విధము గా డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యొక్క సమస్యలను పరిష్కరించగలము ఇప్పుడు మనము ఈ విషయాలను పరిష్కరించడంలో కొంచెం వేగంగా ఉన్నామని అర్థం చేసుకోండి నేను నా ఉపన్యాసాలను కొంచెం వేగవంతం చేస్తున్నాను కారణం మీరు గురువు వలె అదే పౌనఃపున్యంలో ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాలి ఇది విద్యార్థి యొక్క మరొక నైపుణ్యం ఒక శ్రోతగా సమస్యను అర్థం చేసుకునే వేగం పెరిగితే మన సామర్థ్యం కూడా పెరుగుతుంది మరియు అంతకుముందు ఉపన్యాసాల పట్ల స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది కాబట్టి నేను వర్చువల్ గ్రౌండ్ గురించి అకస్మాత్తుగా మాట్లాడేటప్పుడు మీరు వెనక్కి వెళ్లిఏమిటో చూడవలసిన అవసరం లేదు వర్చువల్ గ్రౌండ్ సరైనది ఎందుకంటే మీరు ఇప్పటికే చూశారు మరియు వర్చువల్ గ్రౌండ్ అంటే ఏమిటో ఇప్పటికే మీకు తెలుసు అదేవిధంగా నేను ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడేటప్పుడు దానిపై మీరు ఒక కేసు ఉందని వెంటనే చెప్పగలరు అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ Vo విలువ లేదా తప్ప మరొకటి కాదు ఇప్పుడు డిఫరెన్షియల్యాంప్లిఫైయర్ సమస్యలను పరిష్కరించడం గురించి నేను మాట్లాడితే మీరు ఎలా పరిష్కరించగలరు కాబట్టి మనము డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ పై రెండు సమస్యలను తీసుకున్నాము వీటిని మనము పరిష్కరించాము అవునా ఇప్పుడు నేను మీకు వోల్టేజ్ కన్వర్టర్కు కరెంట్ ఉన్న చోట గల సమస్యను చూపించాలనుకుంటే కాబట్టి మీరు తెరపైకి వస్తే వోల్టేజ్ కన్వర్టర్ నుండి కరెంట్ ఉంటుంది మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు మొదటి సర్క్యూట్ మరియు ఇక్కడ నేను అప్పుడు అర్థం చేసుకుంటే I1 విలువ I1 కి సమానముగా ఉంటుంది అనుకుంటే కాబట్టి ఇంకొక విధముగా V V 0 అది కూడా నిజమే కాబట్టి నేను విలువను ప్రతిక్షేపిస్తే అది IfRf తప్ప మరేమీ కాదు ఎందుకంటే Vi1 విలువ 0 మరియు ఇక్కడ Vo కాబట్టి కాబట్టి ట్రాన్స్ రెసిస్టెన్స్ మరేమీ కాదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ చూద్దాం ఇప్పుడుఅంటే ఏమిటో నేను మీకు ట్రాన్స్కండక్టెన్స్ మరియు ట్రాన్స్రెసిస్టెన్స్ అంటే ఏమిటో నేను మీకు నేర్పించను మరియు అది ఎలా నిర్వచించబడింది మీ హోంవర్క్ మరియు ఇప్పుడు మేము డెల్టా Vo బై డెల్టా Io అని వ్రాసాము కాబట్టి ట్రాన్స్రెసిస్టెన్స్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి ఇంకొంచెం అర్థం చేసుకోండి మీరే నేర్చుకోవడానికి ప్రయత్నించండి Now ఇప్పుడు సరేనా కాబట్టి సర్క్యూట్ మీకు ఇచ్చినప్పుడు ఇది అవుట్పుట్ వోల్టేజ్ యొక్క విలువ కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను పరిశీలిద్దాం ఇది మన ఫోటోడయోడ్ సర్క్యూట్ మీకు ఫోటోడయోడ్ ఇస్తే మీరు అవుట్పుట్ను ఎలా కొలవగలరు కాబట్టి మీరు చూడగలిగినట్లయితే ఇది ఫోటోడయోడ్ మరియు అది ఏమిటంటే i1 విలువ 25 మైక్రో యామ్పియర్లు పర్ మిల్లీవాట్ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఇది మనం ఉత్పత్తి చేయగల కరెంట్ కాబట్టి 50 మిల్లీవోల్ట్ల వద్ద లభ్యమయ్యే శక్తి 50 మిల్లీవాట్లు ఈ శక్తి ఏమిటి ఈ కరెంట్ ఏమిటి 50 మిల్లీవాట్ ఇది 50 నుండి 25 నుండి 10 వరకు మైనస్ 6 కి పెరుగుతుంది ఎందుకంటే ఇది మైక్రో యామ్పియర్ 1 25 మిల్లి యామ్పియర్ ఇప్పుడు Rf 3 2 కిలో ఓం లకు సమానం అని నేను అనుకుంటే అప్పుడు నా అవుట్పుట్ వోల్టేజ్ Vo మైనస్ 4 వోల్ట్లు కాబట్టి చిత్రపటము లో చూపిన విధంగా నాకు ఫోటోడయోడ్ సర్క్యూట్ ఇచ్చి మరియు ఫోటోడయోడ్ యొక్క ఇన్సిడెంట్ రేడియేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే మొత్తం కరెంట్ i1 విలువ 25 మైక్రో యామ్పియర్లకు సమానం అని చెబితే మరియు 50 మిల్లీవాట్ల వద్ద 50 మిల్లీవాట్ వద్ద తుది వోల్టేజ్ ఎంత ఉండాలి తుది వోల్టేజ్ ఎలా ఉండాలి అప్పుడు నేను ఈ సూత్రాన్ని ఉపయోగించాలి ఆపై నేను Rf యొక్క విలువ 3 2K ఓం నేనుకలిగి ఉన్నానని అనుకుంటే అవుట్పుట్ వోల్టేజ్ 4 వోల్ట్లులు కాబట్టి కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ ఈ విధంగా పనిచేస్తుంది మరియు ఫోటోడయోడ్ సర్క్యూట్ కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్కు ఉదాహరణ మరియు కూడా డిఫరెన్షియల్ యామ్ప్లిఫయర్ ఎలా పనిచేస్తుందో చూశాము కాబట్టి ఇదంతా ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ గురించి తదుపరి మాడ్యూల్లో ఇంటిగ్రేటర్ యొక్క అనువర్తనాన్ని చూద్దాం ఆపై మరొక మాడ్యూల్లో మేము డిఫరెన్షియేటర్ యొక్క అనువర్తనాన్ని చూస్తాము మళ్ళీ నేను ఈ మాడ్యూల్ను మాడ్యూల్స్గా విడగొట్టడం మీరు చూస్తున్నారు చిన్న లేదా ఉపన్యాసాన్ని చిన్న మాడ్యూల్స్గావిడగొట్టడం వలన మీరు భావన ను అర్థం చేసుకోవచ్చు చదవవచ్చు సమస్యలను పరిష్కరించవచ్చు మరియు మరిన్ని సమస్యలు వస్తే మరియు మీరే వాటిని పరిష్కరించుకోవచ్చు మరియు ఈ యాంప్లిఫైయర్ల యొక్క అనువర్తనం ఎలా ఉందో కూడా చూడండి అందువల్ల నేను 20 25 30 అరగంటలో సమయాన్ని తగ్గించుకుంటానుఏమైనా ఉపన్యాసాలునేను తీసుకువచ్చే ఏ మాడ్యూళ్ళకు అయినా తీసుకురాగలిగాను అందువల్ల మీకు అర్థం చేసుకోవడానికి తగినంత సమయం ఉంది ఆపై జీర్ణించుకోండి మరియు తరువాత మరింత పరిష్కరించండి మీరు ప్రశ్నలు అడగవచ్చు మీకు ప్రశ్నఅడగాలని ఉంటే అడగండి సంకోచించకండి కాబట్టి తరువాతి మాడ్యూల్లో మేము ఇంటిగ్రేటర్ని చూస్తాము అప్పటి వరకు ఈ విషయం గురించి తెలుసుకోండి బోధించిన విషయాలను అర్థం చేసుకోండి కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి మరియు మరికొన్ని ఉదాహరణలను మీరే పరిష్కరించండి అప్పటి వరకు జాగ్రత్త వహించండి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను బై